కాబట్టి ఈ మాడ్యూల్లో మనం యాంటెన్నాలను మోడలింగ్ చేయడానికి కంప్యూటేషనల్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ యొక్క కొన్ని అప్లికేషన్లను చూడబోతున్నాం వాటి ఇంపెడెన్స్ ఏమిటి అవి ఎలా ప్రసరిస్తాయి కాబట్టి దీనితో ప్రారంభించడానికి మనం కొంచెం పక్కదారి పట్టాలి కాబట్టి మాక్స్వెల్ సమీకరణాల నుండి మనం చూడగలిగేది ఏమిటంటే మీరు నాకు కరెంట్ ఇస్తే నేను E మరియు H లను లెక్కించగలను అది మన సూటి మార్గం కాబట్టి మీరు నాకు J మరియు M కూడా ఇవ్వవచ్చు మీకు మ్యాగ్నెటిక్ కరెంట్ ఉంటే మరియు E మరియు H బయటకు వస్తే ఇది ప్రామాణిక మార్గం కానీ మీరు ఈ ప్రవాహాల నుండి వెళ్ళే మరొక మార్గం ఉంది మీరు మధ్యలో వేరేదాన్ని లెక్కించవచ్చు ఇవి మాగ్నెటిక్ మరియు ఎలెక్ట్రిక్ వెక్టార్ పొటెన్షియల్స్ మరియు ఇక్కడ నుండి మీరు E మరియు H కి వెళతారు కాబట్టి ఇవి రెండు మార్గాలు ఇది రూట్ 1 మరియు ఇది రూట్ 2 ఈ మార్గాల మూలం మరియు గమ్యం అలాగే ఉంటుంది అయితే మధ్యంతర దశలు భిన్నంగా ఉంటాయి మరియు యాంటెన్నా సమస్యలకు ఈ రెండవ మార్గం సులభమవుతుందనేది సాధారణంగా నిజం మా స్కాటరింగ్ సమస్యలో ఇప్పటివరకు మేము ఈ వెక్టార్ని ఎదుర్కోలేదు మీరు ఈ స్కాటరింగ్ సమస్యను A వెక్టర్ పరంగా కూడా రూపొందించవచ్చు కాబట్టి ప్రాథమికంగా ఆ నాలుగు మాక్స్వెల్ సమీకరణాలు మీరు వాటిని ఎలా పరిగణిస్తారు కాబట్టి మేము ఈ వెక్టర్ పొటెన్షియల్లను ఇంకా చూడలేదు కాబట్టి మేము వాటిని సరి అని పరిచయం చేస్తాము ఆపై మేము మీ హెర్ట్జ్ డైపోల్ అయిన సరళమైన యాంటెన్నాతో వ్యవహరిస్తాము ఆపై మరింత సంక్లిష్టమైన కేసులకు వెళ్తాము కాబట్టి మనం వీటిని చూద్దాం కాబట్టి స్కేలార్ మరియు వెక్టర్ పొటెన్షియల్స్ కాబట్టి మాక్స్వెల్ సమీకరణాలను వ్రాయమని చెప్పండి ఇప్పుడు మనం వ్యవహరించేది ఏమిటంటే మనం అయస్కాంతేతర పదార్థాలతో వ్యవహరిస్తున్నాము మరియు అంతే కాకుండా మేము ఇక్కడ యాంటెన్నా సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కూర్చున్న యాంటెన్నా ఖాళీ స్థలంలో ప్రసరిస్తుంది మరియు ఇది సాధారణంగా మనం మాట్లాడే ఫ్రీ స్పేస్ కాబట్టి వాస్తవానికి μ అనేది ఫ్రీ స్పేస్ మరియు సాధారణంగా మనం ఇక్కడ అయస్కాంత పదార్థం గురించి మాట్లాడటం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న ఈ పరిస్థితిని నేను సరళంగా ∇ కాబట్టి ఈ వెక్టార్ మరియు స్కేలార్ పొటెన్షియల్స్ యొక్క ప్రారంభ బిందువులదీన్ని చూస్తే వెక్టర్ కాలిక్యులస్లో మీ ప్రామాణిక గుర్తింపులను ఉపయోగించడం ద్వారా మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు ఇది ఏ రూపానికి చెందిన ఏదైనా వెక్టర్ ద్వారా సంతృప్తి చెందుతుంది నేను H స్థానంలో ఏదో ఒకదానితో భర్తీ చేయగలనా మరియు ఎల్లప్పుడూ నిజం అయ్యే ప్రకటన చేయవచ్చా కాబట్టి ఫీల్డ్తో సంబంధం లేకుండా కర్ల్ యొక్క డైవర్జెన్స్ ఎల్లప్పుడూ 0 అని ఆలోచన కాబట్టి నేను ∇ B0⇒ H μ1∇×A వ్రాయగలను మరియు నా ఉద్దేశ్యం A అనేది ఏదైనా సరైనదని కాదు ఈ సంబంధం ఎల్లప్పుడూ సంతృప్తి చెందుతుంది కాబట్టి నేను చేస్తున్నది మాక్స్వెల్ యొక్క సమీకరణం నుండి నేను ఏదో ఒకదానిని కనుగొన్నాను ఇది మాక్స్వెల్ సమీకరణాలకు విరుద్ధంగా లేదు కాబట్టి ఇది మొదటి ఆలోచన సరైనది మేము ఇంకా ఉపయోగించని రెండవ ఆలోచన కానీ మేము ఉపయోగిస్తాము అంటే వెక్టర్ కాలిక్యులస్లో అధ్యయనం చేసే మాడ్యూల్ ప్రారంభంలో మనం దీన్ని సరిగ్గా చేసాము మీరు దానిని ఇస్తే ఏదైనా వెక్టర్ ఫీల్డ్ పూర్తిగా ఒక స్థిరాంకం వరకు పేర్కొనబడింది కర్ల్ మరియు డైవర్జెన్స్ సరే కాబట్టి ఇది పూర్తిగా దాని కర్ల్ మరియు డైవర్జెన్స్ ద్వారా పేర్కొనబడింది సరే కాబట్టి ఈ వెక్టర్ ఫీల్డ్ A కోసం నేను ఏమి పేర్కొన్నాను విద్యార్థి ఇప్పటివరకు నేను కర్ల్ను పేర్కొన్నాను కాబట్టి 1 డిగ్రీ స్వేచ్ఛ ఇప్పటికీ నా వద్ద ఉంది దానిని మనం తర్వాత క్రమబద్ధీకరించుకుంటాము కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను దానితో ఏమి చేయగలను కాబట్టి మన సమీకరణాలను 1 2 3 4 అని లెక్కిద్దాం కాబట్టి ఇప్పుడు నేను 1 మరియు 5 లను కలపగలను ఎందుకంటే 5 నుండి నాకు H సరైన సంబంధం వస్తుంది E j ω∇ × A ⇒ ∇ ×E jω A0 కాబట్టి ఇక్కడ ఉన్న ఈ E ఈ సంబంధం ఎల్లప్పుడూ నిజం అవుతుంది విద్యార్థి గ్రేడియంట్ ఆఫ్ అది ఏదో సరైన ప్రవణత లాగా ఉంటే కాబట్టి E jω A− ∇ ϕ రూపంలో ఉంటే కాబట్టి ఇది సమీకరణం 6 E ప్లస్ j ఒమేగా A రూపంలో ఉంటే మైనస్ గ్రాడ్ ఫై అని చెప్పండి అప్పుడు 6 ఎల్లప్పుడూ నిజం సరే కాబట్టి అది నాకు ఏమి ఇస్తుంది E jω A− ∇ ϕ ఆ సమీకరణాన్ని 7 అని పిలుద్దాం కాబట్టి మనం దేనితో ప్రారంభించాము మేము Aతో ప్రారంభించాము A నుండి నేను మీకు A సమీకరణం 5ని ఇస్తాను అది నాకు Hని ఇస్తుంది మరియు నేను Hని పొందిన తర్వాత ఉదాహరణకు H యొక్క కర్ల్ తీసుకొని Eని సరిగ్గా పొందండి మరియు A మరియు ϕ పరంగా నాకు Eకి సంబంధం ఉంది కాబట్టి Aని మాగ్నెటిక్ వెక్టర్ పొటెన్షియల్ అని మరియు ϕ ని స్కేలార్ పొటెన్షియల్ అంటారు కాబట్టి మేము ఈ పాయింట్ నంబర్ 2 గురించి ఏమీ చెప్పలేదు కాబట్టి మేము దాని వద్దకు వస్తాము కాబట్టి మనం తర్వాత ఏమి చేయగలము విద్యార్థి మొదటి సమీకరణం యొక్క కర్ల్ మొదటి సమీకరణం యొక్క కర్ల్ని తీసుకోండి మరియు అది సరైన ప్రత్యామ్నాయం చేయడానికి మమ్మల్ని అనుమతిస్తుంది కాబట్టి దానిని ఇక్కడ వ్రాసుకుందాం కాబట్టి నా మొదటి సమీకరణం ∇ × E − j ωμH ఇప్పుడు నేను రెండు వైపులా కర్ల్ తీసుకుంటే నాకు ∇ × ∇ × E− j ω∇× μH − j ω∇ × ∇ × A వస్తుంది విద్యార్థి గుర్తింపు మేము గుర్తింపును వర్తింపజేయాలి నేను వేరే పని చేయలేను కాబట్టి సరైనది కాబట్టి అప్పుడు ఏమిటి ఇది మనల్ని ఒక మార్గానికి తీసుకెళ్తుంది అక్కడ మనం వెక్టర్ కాలిక్యులస్ గుర్తింపును E కి వర్తింపజేయాలి ఇది సమీకరణం 1 కోసం ఈక్వేషన్ మార్గం నేను సమీకరణం 2ని తీసుకుంటే మరియు ఎటువంటి కర్ల్స్ను వర్తింపజేయకపోతే ఇక్కడ ఏమి జరుగుతుంది కాబట్టి మనం ∇ × H j ωεE సరే తీసుకుందాం

A j ωεμϕ μJ కాబట్టి ఆ మార్గం మనల్ని కూడా ఇదే పాయింట్కి తీసుకువస్తుంది ఇది చిన్న మార్గం ఎప్సిలాన్ మరియు మ్యు యొక్క విధులు స్పేస్ యొక్క ఫంక్షన్ కానట్లయితే ఇది నిజమేనా ఉదాహరణకు ఎప్సిలాన్ని చూద్దాం అవును నేను దీన్ని ఇక్కడ చేసినప్పుడు మీరు ఇక్కడ ఉన్నారని నేను భావించాను నేను దీన్ని డెల్ ఆపరేటర్ని తీసుకున్నప్పుడు ε అనేది స్పేస్ యొక్క విధి కాదు మరియు ఇది ఎందుకు సరి అని నేను ఊహించాను ఎందుకంటే నేను సాధారణంగా ఫ్రీ స్పేస్ లో ప్రసరించే యాంటెన్నా కోసం మాక్స్వెల్ సమీకరణాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి ఫ్రీ స్పేస్ నేను అది ఊహించగలను నేను μ అనేది స్థలం యొక్క విధి కాదు అనే ఊహను కూడా చేసాను ఎందుకంటే నేను ఇక్కడ Hకి ప్రత్యామ్నాయం చేసినప్పుడు ఇక్కడ μ ద్వారా ఒకటి ఉంది దానిని నేను కర్ల్ వెలుపల తీసుకున్నాను కాబట్టి అది ఇక్కడ నుండి వచ్చి ఇక్కడకు వెళ్ళింది సరే కాబట్టి దీన్ని ఈ సమీకరణం మాత్రమే చేద్దాం దీనిని సమీకరణం 3 అని పిలుద్దాం కాబట్టి ఈ సమీకరణం 3 మనకు ఇంతకు ముందు చూసినట్లుగా ఉందా విద్యార్థి అలాంటిది కాదు ఇది కొద్దిగా హెల్మ్హోల్ట్జ్ సమీకరణం వలె కనిపిస్తుంది ఇది హెల్మ్హోల్ట్జ్ సమీకరణం కాదు ఎందుకు ఇక్కడే ఈ పెద్ద పదం కాబట్టి ఇది కొంతవరకు సాధారణంగా మనం దీనిని హెల్మ్హోల్ట్జ్ సమీకరణం అని పిలవడానికి బదులుగా దానిని వెక్టర్ వేవ్ సమీకరణం అని పిలుస్తాము కాబట్టి ఇది వెక్టార్ వేవ్ సమీకరణం లాంటిది మనం దీన్ని ఎలా పరిష్కరించాలో నాకు తెలుసా విద్యార్థి దీని నుండి ఇది భయంకరమైన సమీకరణం దీన్ని ఎలా పరిష్కరించాలో నాకు తెలియదు కానీ ఇక్కడ నేను వాస్తవ సంఖ్య 2ని ఉపయోగిస్తాను వాస్తవం సంఖ్య 2 అనేది డైవర్జెన్స్ మరియు కర్ల్ రెండూ పేర్కొనబడాలి దాని యొక్క ప్రతికూలత యొక్క డైవర్జెన్స్ కోసం అత్యంత సహజమైన ఎంపిక ఏది ∇ A − jωεμϕ పదానికి సరే కాబట్టి ఈ స్థాయి స్వేచ్ఛ నా చేతిలో ఉందని నేను పేర్కొన్నాను కాబట్టి అప్పుడు సమీకరణం 3కి ఏమి జరుగుతుంది నాకు ∇2 A ω2εμA μJ వస్తుంది ఎలా దీనిని పరిష్కరించాలో నాకు తెలుసు కాబట్టి ఇది ఎంపిక అని గుర్తుంచుకోండి నేను ఈ ఎంపిక చేయనవసరం లేదు మరియు నేను దీన్ని ఎంచుకోగలిగాను అయితే మరింత కష్టమైన సమస్య సంఖ్యాపరంగా పరిష్కరించలేనిది కాదు కానీ ఈ ఎంపికను లోరెంజ్ గేజ్ అంటారు కాబట్టి ఇది డైవర్జెన్స్ యొక్క ఎంపిక అని గుర్తుంచుకోండి కూలంబ్ గేజ్ అని పిలువబడే మరొక గేజ్ ఉంది ఇక్కడ A యొక్క డైవర్జెన్స్ కోసం కొన్ని ఇతర ఎంపికలు చేయబడ్డాయి కాబట్టి ఇది చాలా EM సమస్యలలో మనం ప్రాథమిక తత్వశాస్త్రం కోరుకునే సమస్యపై ఆధారపడి ఉంటుంది అది జీవితాన్ని సులభతరం చేసే ఎంపికలను చేస్తుంది కాబట్టి ఇక్కడ ఈ ఎంపిక చేయడం జీవితాన్ని సులభతరం చేస్తుంది ఎందుకంటే నేను ఈ చక్కని వెక్టర్ వేవ్ సమీకరణాన్ని పొందుతానని మీకు తెలుసు మరియు దీన్ని ఎలా పరిష్కరించాలో మాకు తెలుసా అవును ఈ రకమైన సమీకరణాన్ని పరిష్కరించడానికి సరళ మార్గం ఏమిటి విద్యార్థి గ్రీన్ ఫంక్షన్ గ్రీన్ యొక్క ఫంక్షన్ మరింత సాధారణంగా సమగ్ర సమీకరణ పద్ధతుల్లో ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకంటే ఇది స్థిరంగా ఉంటుంది ఇది స్థలం యొక్క విధి కాదు కాబట్టి ఈ సమీకరణాన్ని ఎలా పరిష్కరించాలో నాకు తెలుసు అది నాకు పరిష్కారాన్ని ఇస్తుంది నేను దీనిని పరిష్కరించాలనుకుంటున్నాను విద్యార్థి సార్ అవును విద్యార్థి క్షమించండి విద్యార్థి మరియు మనకు లభిస్తే మనం చేయగలము కాబట్టి మనం ఒక దాని కోసం పరిష్కరిస్తే మనం A ఎలా లెక్కించాలో పరిష్కరించుకుందాం విద్యార్థి సార్ ప్రోగ్రామ్లకు ఎందుకు ప్రత్యేకంగా ఉండాలి అది కూడా అలాగే ఉంటుంది ఏ కూలంబ్స్ గేజ్ A యొక్క డైవర్జెన్స్ కోసం ఈ ఎంపికను చేయదు ఇది కొన్ని ఇతర ఎంపికలను చేస్తుంది కాబట్టి గుర్తుంచుకోండి చివరగా ఏది స్థిరంగా ఉండాలి నేను ఏ ఎంపికలు చేసినా నేను ఇదే E మరియు H పొందాలి మరియు మీరు ఒకే E మరియు Hలను పొందుతారు A మరియు ϕ భిన్నంగా ఉంటుంది కానీ అది పర్వాలేదు సరే కాబట్టి వాస్తవానికి నేను వివాదం అనే పదాన్ని ఉపయోగించాలా వద్దా అని నాకు తెలియదు కానీ నేను చెప్పినదానిలో అస్పష్టత ఉందని చెప్పడానికి ఒక స్లయిడ్ బిట్ ఉందని నేను ప్రస్తావిస్తాను ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు సంబంధించినంతవరకు ఈ A మరియు ϕ పూర్తిగా గణిత నిర్మాణాలు ఇవి ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఎలా చూస్తారో అదే సమస్యలను పరిష్కరించడంలో మాకు సహాయపడతాయి భౌతిక శాస్త్రవేత్తలు A మరియు ϕ కి కొంత భౌతిక ప్రాముఖ్యత లేదా ప్రాముఖ్యతను ఇస్తారు ఎలక్ట్రికల్ ఇంజనీర్లు మన క్షేత్రాలను మనం కొలవగలమని చెబుతారు భౌతిక శాస్త్రవేత్తలు A కి కొంత ప్రాముఖ్యత లేదని మరియు అహరోనోవ్ బోమ్ ప్రభావం అని పిలవబడేది ఏదో ఒకటి కొలవడానికి లేదా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది Aకి భౌతిక ప్రాముఖ్యత మరియు వారు కొన్ని అత్యంత నిర్దిష్టమైన క్వాంటం పాలనలో Aకి కొంత భౌతిక అర్ధం ఉందని చెప్పారు కాబట్టి A కూడా ప్రత్యేకంగా ఉండాలి కాబట్టి ఈ గేజ్ పరిస్థితి మరియు అన్నింటినీ కొంచెం జాగ్రత్తగా చూడాలి సాధారణ యాంటెన్నా సమస్యలలో మనం ఎప్పుడూ ఆ సమస్యను ఎదుర్కొంటాము కాబట్టి మేము మరింత ముందుకు వెళ్లలేమని నా ఉద్దేశ్యం కానీ నేను ఇక్కడ పేరు వ్రాస్తాను మీరు అహరోనోవ్ బోమ్ని చూడవచ్చు కానీ అది దిశలో ఒక ఆసక్తికరమైన ప్రక్కతోవ కాబట్టి ఏవైనా ఇతర ప్రశ్నలు సరే కాబట్టి ఈ సమీకరణాన్ని ఎలా పరిష్కరించాలో మాకు తెలుసు మరియు పరిష్కారం గ్రీన్ ఫంక్షన్ ద్వారా ఉంటుంది పరిష్కారం ఏమిటో మీరు మాటల్లో చెప్పగలరా విద్యార్థి ఏదైనా D ఏదైనా D ఇది కన్వల్యూషన్ ఇది బలవంతపు ఫంక్షన్తో ఇంపల్స్ రెస్పాన్స్ యొక్క ఇంపల్స్ కన్వల్యూషన్ కాబట్టి నేను ∇2 G k2G δ నిర్వచించినట్లయితే నాకు ఇక్కడ ఈ నిర్వచనం లో మైనస్ గుర్తు ఉన్నట్లయితే అప్పుడు A ∫∫∫μJr'Grr ' dr " 3D అని నా ఉద్దేశ్యం G అయితే సమస్య 1D 2D 3D అయితే ఆ అనేక సమగ్రతలు మనకు సరైనవి కాబట్టి ఇది సమగ్రంగా ఉంటుంది కాబట్టి మీరు 2D 3D గ్రీన్ ఫంక్షన్ని ఊహించినట్లయితే కానీ సమస్య 2D విద్యార్థి కాబట్టి ది మీరు కొంచెం జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే ఒక దిశలో భౌతికశాస్త్రం జరగకపోతే మీరు ఆ దిశలో ఇంటిగ్రేట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏదో ఒక కోణంలో ఆ దిశలో అనంతం ఉంటుంది కాబట్టి xyలో ఏదో జరుగుతోంది కానీ z దిశలో ఏమీ మారదు కాబట్టి నేను మారని ఫంక్షన్ కోసం z దిశలో ఇంటిగ్రేట్ చేస్తే నేను ఏమి పొందుతాను నేను అనంతాన్ని పొందుతాను కాబట్టి మీరు దానిని సరిగ్గా పరిష్కరించగలిగితే మరియు దాన్ని సరిగ్గా రద్దు చేయగలిగితే మీరు బాగానే ఉంటారు కానీ కొంచెం ఎక్కువ పని మీరు ఆ విధంగా చేస్తారు కాబట్టి మన దగ్గర ఉన్నవన్నీ సంగ్రహించుకుందాం కాబట్టి సమస్య యొక్క క్రమబద్ధీకరణ సరైనది కాబట్టి మీకు ఇచ్చేది ఏమిటంటే ఏదైనా సమస్య ఇచ్చినట్లయితే కరెంట్ J అని చెప్పుకుందాం నేను మీకు కొంత యాంటెన్నాలో ప్రవహించే కరెంట్ ఇస్తున్నాను మీరు ఏమి చేయగలరు ఇక్కడ ఈక్వేషన్ 5 ఉన్న ఈ సమీకరణం నుండి μJ మరియు G యొక్క కన్వల్యూషన్గా నేను Aని కనుగొనగలను కాబట్టి అంటే నాకు A వస్తుంది నేను A పొందినప్పుడు రెండవది ఏమి పొందుతుంది దాని నుండి H ఎందుకంటే నిర్వచనం ఏమిటి కాబట్టి నేను ఈ సంబంధాన్ని H ఇక్కడ ఉపయోగించగలను μ జనరల్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్పై మీకు ఆసక్తి ఉన్న ఇతర మూడవ విషయం ఏమిటంటే విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాలను కనుగొనడం మా లక్ష్యం కాబట్టి నేను ఏ ఎంపికలను కలిగి ఉన్నానో E అవుతుంది కాబట్టి ఈ నిర్వచనాల పరంగా అది ఎక్కడికి వెళ్తుందో కాబట్టి E− j ωA ∇ϕ కాబట్టి ϕ jA ωμε అని ఇక్కడ నుండి నేను వ్రాయవచ్చు కాబట్టి ఇది E− j ωA ∇ jA ωμε అవుతుంది కాబట్టి ఇది ఒక దీన్ని చేసే విధానం E ని కనుగొనడం ఒక సులభమైన మార్గమా ఎలక్ట్రిక్ వెక్టార్ సంభావ్యత ఉందని నాకు తెలుసు కానీ మీరు లాజిక్ నుండి మెమరీ రీకాల్స్ నుండి రీకాల్ చేస్తున్నారు విద్యార్థి మాక్స్వెల్ సమీకరణం మాక్స్వెల్ సమీకరణాలు సరైనవే కాబట్టి నాకు H తెలిస్తే మీరు నాకు E ఇవ్వగలరా అవును E అంటే ఏమిటి కాబట్టి నేను H యొక్క కర్ల్ని ఉపయోగించగలను ఎందుకంటే నేను ఇప్పటికే దశ 2లో H ను H j ωεE నాకు HJ j ωεE తెలుసు నాకు J తెలుసు నాకు E సరిగ్గా వస్తుంది కాబట్టి నేను చేయాల్సిందల్లా H విద్యార్థి ఇక్కడే గేజ్ తేడా లేదు సరే కాబట్టి మొదటగా విశిష్టత సిద్ధాంతం యొక్క ప్రకటన ఏమిటంటే ఎప్సిలాన్ ము ఫీల్డ్లు ప్రత్యేకమైనవని నాకు తెలిస్తే విశిష్టత సిద్ధాంతం యొక్క ప్రకటన నాకు టాంజెన్షియల్ E మరియు H ఫీల్డ్లు లేదా వాటి కలయికను దగ్గరగా ఉన్న ఆకృతిలో తెలిస్తే అప్పుడు నాకు ప్రతిచోటా ఫీల్డ్లు తెలుసు మరియు అవి ప్రత్యేకమైనవి కాబట్టి నాకు కేవలం ε μ తెలుసుకోవడం సరిపోదు ఉదాహరణకు ఫ్రీ స్పేస్ ఇవ్వబడిన అనంతమైన ఫీల్డ్లు ఉన్నాయి నేను కరెంట్ నమూనాను మార్చిన ప్రతిసారీ నేను వేరే రేడియేషన్ సిద్ధాంతాన్ని పొందుతాను కాబట్టి గేజ్ కండిషన్ ఉల్లంఘించడం లేదు ప్రత్యేకత సిద్ధాంతాన్ని ఉల్లంఘించడం లేదు ఎందుకంటే నేను ఏ విభిన్న గేజ్ కండిషన్ను ఎంచుకుంటే అదే E మరియు Hలను పొందుతాను నేను అదే E మరియు Hని పొందినట్లయితే ఈ ఆకృతిలోని టాంజెన్షియల్ ఫీల్డ్లు ఒకేలా ఉంటాయి కాబట్టి ప్రత్యేకత సిద్ధాంతం ఉల్లంఘించబడదు మీరు అదే ఫీల్డ్లను పొందుతారు ఇది ఇంటర్మీడియట్ వేరియబుల్ లాగా ఉంటుంది మీరు అదే విషయాన్ని సరిగ్గా ఉంచారు కాబట్టి నేను దీన్ని వ్రాస్తాను మనం ముందుకు వెళ్తాము కాబట్టి ఏదైనా యాంటెన్నా సమస్యలో మనం ఏమి చేస్తాము